నేర్చుకోవడం అంచనా మరియు బోధన అనే మూడు సుపరిచితమైన పదాలకు సంబంధించిన మాడ్యూల్ 1 యూనిట్ 3 కు స్వాగతం మునుపటి యూనిట్లో మనం విద్య మరియు బోధన అనే పదాలను చూశాము మనం గుర్తించినట్లు విద్య ఉద్దేశపూర్వక అభ్యాసం సాధారణంగా అది సమాజంలోని కొన్ని ఏజెన్సీలచే నిర్ణయించబడుతుంది విద్య అనేది ఒక తరం నుండి మరొక తరానికి ఒక వృత్తికి అవసరమైన మరియు కావాల్సినదిగా పరిగణించబడే జ్ఞానం విలువలు మరియు నైపుణ్యాలను బదిలీ చేయడాన్ని సూచిస్తుంది ఇది సాధారణంగా కొన్ని నియమించబడిన సంస్థల ద్వారా జరుగుతుంది ఇది పాఠశాల లేదా కళాశాల లేదా విశ్వవిద్యాలయం కావచ్చు బోధన ఉపాధ్యాయుడి కొన్ని జోక్యాల ద్వారా నేర్చుకోవటానికి వీలు కల్పిస్తుంది ఈ జోక్యాలు చాలా కావచ్చు కానీ ఈ జోక్యం యొక్క ఎంపిక అనేది గురువు యొక్క ప్రాధాన్యతలను బట్టి లేదా విషయం యొక్క స్వభావం మరియు సందర్భం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి గురువు పరిగణించే అనేక రకాలైన జోక్యాలు ఉన్నాయి ఇప్పుడు మన ప్రస్తుత యూనిట్కు వస్తే రెండు ఫలితాలు ఉన్నాయి ఒకటి మనం "నేర్చుకోవడం" "అంచనా" మరియు "బోధన" అనే సుపరిచితమైన పదాలను పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాము మరియు "మంచి అభ్యాసాన్ని" సులభతరం చేయడంలో అంచనా యొక్క కేంద్రీకృతతను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము ఇవి మనం సాధించడానికి ప్రయత్నిస్తున్న రెండు ప్రధాన ఫలితాలు ఇప్పుడు అభ్యాసం విషయానికి వస్తే అభ్యాసాన్ని అనేక దృక్కోణాల నుండి నిర్వచించవచ్చు మొదటి విషయం ఏమిటంటే నేర్చుకోవడం అనేది మనకు నేర్చుకోవడానికి ముందు లేని కొన్ని కొత్త జ్ఞానం నైపుణ్యాలు మరియు విలువలను పొందడం నేర్చుకోవడం ఈ రంగాలలో ఎటువంటి తేడా చూపించకపోతే అభ్యాసం జరగలేదు అని అర్థం కాబట్టి నేర్చుకోవడం అనేది నేర్చుకునే సంఘటనకు ముందు మనకు లేని కొత్త జ్ఞానం నైపుణ్యాలు మరియు విలువలను పొందడం "అభ్యాసం" దీనికి అర్థం చేసుకునే మరొక మార్గం ఏమిటంటే అభ్యాసం అనేది మార్పులకి దారితీసే ఒక ప్రక్రియ ఇది అనుభవం ఫలితంగా సంభవిస్తుంది మరియు మెరుగైన పనితీరు మరియు భవిష్యత్తు అభ్యాసానికి సామర్థ్యాన్ని పెంచుతుంది కాబట్టి నేర్చుకోవడం అంటే మనం చెప్పేది కొంత మార్పుకు దారితీసే ప్రక్రియ ఇంకొక మార్గం ఏమిటంటే నేర్చుకోవడం అనేది జన్యువులు న్యూరోఫిజియాలజీ భౌతిక స్థితి సామాజిక అనుభవం మరియు మానసిక కారకాలతో సహా అనేక ప్రభావాల యొక్క సంక్లిష్ట పరస్పర చర్య వేర్వేరు వ్యక్తులకు ఈ కారకాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి వ్యవస్థీకృత అభ్యాస అనుభవంలో ప్రత్యేకంగా నేర్చుకునే వారందరికీ నేర్చుకోవడం అనేది ఒకే విధంగా ఉండదు మనం నేర్చుకునే కొద్దీ ఏమి జరుగుతుందంటే ప్రపంచం గురించి మన దృక్పథం మారుతుంది ఎందుకంటే మనం నేర్చుకునే ప్రతి భావన మనకు ఇప్పటికే తెలిసిన వాటి పైన అదనంగా నిర్మించబడింది కొన్నిసార్లు మనం నేర్చుకున్నవి మనకు ఒక వైవిధ్యాన్ని కలిగిస్తాయి కొన్నిసార్లు మనకు తేడా ఉండకపోవచ్చు కాబట్టి అంతిమంగా చెప్పాలంటే మనం నేర్చుకునేటప్పుడు ప్రపంచం గురించి మన దృక్పథం మారుతూ ఉంటుంది ఇప్పుడు సమాచారాన్ని కలిగి ఉండటం అభ్యాసానికి పర్యాయపదంగా లేదు అంటే మీరు నేర్చుకోవటానికి పర్యాయపదంగా లేని సమాచారాన్ని సేకరించినట్లయితే సమాచార స్వాధీనం మీరు దానిని పునరుత్పత్తి చేయవచ్చు కానీ అది క్రొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి అనువదించకపోవచ్చు కాబట్టి కేవలం సమాచారాన్ని కలిగి ఉండటం అభ్యాసానికి పర్యాయపదంగా ఉండదు న్యూరోసైన్స్ దృక్కోణం నుండి చెప్పాలంటే మెదడులో తగిన మరియు కావాల్సిన సినాప్సెస్ పదేపదే ఉపయోగించడం ద్వారా నేర్చుకోవడం స్థిరీకరించబడుతుంది కాబట్టి అభ్యాసం అనేది మెదడులో జరుగుతుంది కాబట్టి శారీరకంగా ఏమి జరుగుతుందంటే కొన్ని సినాప్సెస్ పదేపదే ఉపయోగించడం వల్ల అవి స్థిరీకరించబడతాయి అవి కొంతవరకు శాశ్వతమవుతాయి కాబట్టి "నేర్చుకోవడం" అనేది కావాల్సిన సినాప్సెస్ను స్థిరీకరించే పరంగా అర్థం చేసుకోవచ్చు మీరు కొన్ని అవాంఛనీయ సినాప్సెస్ను కూడా స్థిరీకరించవచ్చు ఇది కొన్ని చెడు అలవాట్లకు దారితీస్తుంది న్యూరోసైన్స్ పరంగా మరోవిధంగా చెప్పాలంటే అభ్యాసం మెదడులో కొత్త నమూనాలను లేదా సంస్థను విధిస్తుంది మరియు ఈ దృగ్విషయం నాడీ కణాల కార్యకలాపాల యొక్క ఎలక్ట్రోఫిజియోలాజికల్ రికార్డింగ్ల ద్వారా నిర్ధారించబడింది కాబట్టి మీరు నేర్చుకుంటూనే గమనించినది ఏమిటంటే మెదడులోని సంస్థ యొక్క కొత్త నమూనాలు అందుబాటులో ఉన్న ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా గమనించబడతాయి ఇప్పుడు నేర్చుకునే సిద్ధాంతాల మొత్తం సమూహం ఉంది మరియు ఇంకా కొత్త సిద్ధాంతాలు వాడుకలోకి వస్తున్నాయి మనకు తెలిసిన పురాతనమైనది "ప్రవర్తనవాదం" మెదడు లోపల సరిగ్గా ఏమి జరుగుతుందో మనకు తెలియదని చెప్పడం ఆధారంగా ఇది జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రత్యేక దృక్పథం 20 వ శతాబ్దం ప్రారంభంలో ఉనికిలోకి వచ్చింది మరియు ఇక్కడ ప్రవర్తనవాదం యొక్క పాఠశాల నేర్చుకోవడం అనేది కండిషనింగ్ ద్వారా కొత్త ప్రవర్తనను పొందడం అని పేర్కొంది అంటే ప్రజలకు కొన్ని ఉద్దీపనలు ఇవ్వబడతాయి మరియు వారు కండిషనింగ్ ద్వారా ఏదో ఒక విధంగా స్పందిస్తారు మనం ప్రజలను కావాల్సిన విధంగా స్పందించేలా చేయవచ్చు కాబట్టి ప్రవర్తనవాదం అంటే అదే దశాబ్దాలుగా దీనిపై అపారమైన విమర్శలు ఉన్నాయి అయితే ప్రవర్తనవాదం నుండి వచ్చిన అనేక పద్ధతులు ఇప్పటికీ ఉన్నాయి ఇవి ప్రాథమిక మరియు విశ్వవిద్యాలయ విద్య రెండింటిలోనూ ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి మరొక సిద్ధాంతం "కాగ్నిటివిజం" ఇక్కడ 1940 లలో మెదడులో ఏమి జరుగుతుందో కొంతవరకు అర్థం చేసుకోవచ్చు దాని ఆధారంగా మానవులు తమ అభిజ్ఞా సామర్ధ్యాల వరుస అభివృద్ధి ద్వారా జ్ఞానం మరియు అర్థాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా నేర్చుకుంటారు మేము ఈ అభిజ్ఞా సామర్ధ్యాల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాము మరియు వీటిలో గుర్తింపు జ్ఞాపకం అవగాహన అప్లికేషన్ ప్రతిబింబం విశ్లేషణ మూల్యాంకనం మరియు సృష్టి ఉన్నాయి ఇవన్నీ మానవుడు చేయగల జ్ఞాన కార్యకలాపాలు కాబట్టి ఆ మేరకు మన జ్ఞానాన్ని ఈ అభిజ్ఞా కార్యకలాపాల ద్వారా చూడవచ్చు ఆపై మనం "సామాజిక నిర్మాణాత్మకత" ని చూద్దాము మొదటి నిర్మాణాత్మకత అంటే మనం నేర్చుకునే కొద్దీ ప్రపంచం గురించి మన దృక్పథం మారుతూనే ఉంటుంది కాబట్టి మనం ప్రపంచం గురించి మన అభిప్రాయాన్ని నిరంతరం పునర్నిర్మిస్తున్నాము ఆపై సామాజిక నిర్మాణాత్మకత సామాజిక పరస్పర చర్యల ద్వారా మనం దీన్ని బాగా చేయగలమని చెప్పారు మరియు అపారమైన పరిశోధనలు జరుగుతున్నాయి మరియు కొన్ని పాఠశాలలు వారి మొత్తం పాఠశాల అభ్యాసాన్ని సామాజిక నిర్మాణాత్మకత ని ఖచ్చితంగా అనుసరిస్తాయి డిస్కవరీ లెర్నింగ్ హ్యాండ్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియెన్షియల్ కోలాబరేటివ్ ప్రాజెక్ట్ బేస్డ్ టాస్క్ బేస్డ్ లెర్నింగ్ వంటి టెక్నిక్లు నిర్మాణాత్మకత యొక్క ఈ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఇటీవలి కాలంలో దీనిని హ్యూటగోగి"Heutagogy" అని పిలుస్తారు ఇది స్వీయ నిర్ణయ అభ్యాసం యొక్క అధ్యయనం దీని అర్థం ఏమిటంటే ఇది స్వీయ నిర్ణయిత అభ్యాసం యొక్క ఒక రూపం ఇది అధికారిక మరియు అనధికారిక పరిస్థితులలో నేర్చుకోవడం మరియు బోధించడానికి సంపూర్ణ అభ్యాస కేంద్రీకృత విధానం ఇప్పుడు దీనిని సామాజిక నిర్మాణాత్మకత క్రింద సాంకేతికంగా గ్రహించవచ్చు కానీ ఇక్కడ ఇది దీనిని హైలైట్ చేస్తుంది అంటే జ్ఞానాన్ని సంపాదించడం కంటే నేర్చుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన నైపుణ్యం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ యొక్క గ్రాడ్యుయేట్ అని పిలవబడే దానిలో స్వయంగా ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవాలి అని మనం చూడబోయే ప్రోగ్రామ్ ఫలితాలలో ఒకదానిలో ఇది ప్రతిబింబిస్తుంది మన సంఘాలు కార్యాలయాలు సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిర్మాణంలో స్థిరమైన మార్పు కారణంగా మీరు స్థిరంగా ఉండలేరు మరియు మీరు నిరంతరం ఉన్నతంగా నేర్చుకోవాలి ప్రస్తుత యుగంలో హ్యూటాగోగి ఒక ఆధిపత్యంగా మారుతుంది అదేవిధంగా పరాగోగి ను కూడా సామాజిక నిర్మాణాత్మకతలో భాగంగా పరిగణించవచ్చు పరాగోజీ వారి అభ్యాస పరిస్థితులను మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం నుండి ప్రయోజనం పొందిన అనుభవాలను పంచుకునే సహచరులచే విద్యా వాతావరణాన్ని మొత్తంగా విశ్లేషించడం మరియు సహ సృష్టించడం వంటి వాటితో ఇది హైలైట్ అవుతుంది అంటే మీరు సామాజిక పరస్పర చర్యల ద్వారా బాగా నేర్చుకుంటారు మరియు వాస్తవానికి అలాంటి అభ్యాస పరిస్థితులను ప్లాన్ చేయాలి మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం యొక్క పాత్ర ఏమిటంటే తోటివారు ఎల్లప్పుడూ ముఖాముఖిగా ఉండవలసిన అవసరం లేదు వారు ఇంటర్నెట్ ద్వారా ఒకరితో ఒకరు సంభాషించవచ్చు మరొక అభ్యాస సిద్ధాంతం "కనెక్టివిజం" సమాచార సాంకేతిక పరిజ్ఞానం యొక్క నేటి వృద్ధికి ఇది ఫలితం కనెక్టివిజం అంటే గందరగోళం నెట్వర్క్ మరియు సంక్లిష్టత మరియు స్వీయ సంస్థ సిద్ధాంతాలచే అన్వేషించబడిన సూత్రాల ఏకీకరణ జ్ఞానం నెబ్యులస్ వాతావరణంలో విస్తరించిన విధంగా ఉందని మేము భావిస్తున్నాము కాబట్టి మీరు అన్వేషించే కొద్దీ ఏమి జరుగుతుంది ఉదాహరణకు అభ్యాసకుడిగా కనెక్టివిజం యొక్క ఈ భావన ఏమిటి మరియు మీ విషయానికి సంబంధించి ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందో మీరే అన్వేషించవచ్చు మీరు అన్వేషించినప్పుడు వివిధ నోట్స్లో లభించే విపరీతమైన జ్ఞానం ఉంది అంటే మీకు వివిధ వెబ్సైట్లు ఉంటాయి మీరు దానిని ఎలా ప్రయాణిస్తున్నారనే దానిపై ఆధారపడి మీ అభ్యాసం భిన్నంగా ఉంటుంది కాబట్టి ఆ మేరకు మీ కనెక్టివిజం అనేది మీరు సరళంగా పరిగణించగల అభ్యాస సాధనం లేదా సాధనంగా ఉంది మరియు ఇది ముందుగానే ఖచ్చితంగా నిర్ణయించబడదు ఇచ్చిన పాఠ్యపుస్తకాన్ని చదవడం వంటి మీరు నేర్చుకోవలసిన మార్గం ఇది కాబట్టి ఇవి కొన్ని అభ్యాస సిద్ధాంతాలు మరికొన్నింటిని జాబితా చేయవచ్చు కానీ ఇవి నేటి ఆధిపత్య అభ్యాస సిద్ధాంతాలు ఇప్పుడు విద్యా మనస్తత్వవేత్తలు అభ్యాస ప్రక్రియ యొక్క సూత్రాలను మరియు అభ్యాస సూత్రాలలో కొన్నింటిని పొందారు కొన్ని ఉదాహరణలు "పరస్పరత" ఆ విధంగా రెండు విషయాలు ఒకదానికొకటి సంబంధించినవి కాబట్టి ఒక విషయం తరువాతి అంశానికి ఒక అవసరం అవుతుంది ఇది అర్థం చేసుకోవడానికి చాలా సులభమైన విషయం మరొకటి "పునరావృతం" పునరావృతం ద్వారా మనకు తెలిసినట్లుగా మనం బాగా అర్థం చేసుకోవచ్చు లేదా నేర్చుకోవచ్చు మీరు పునరావృతం చేస్తూనే ఉన్న కొన్ని సమస్యలను ఇది అభ్యసిస్తోంది పదేపదే మీరు ఏదో చదివి అదేవిధంగా "ఉపబల" ఒక భావనపై మీ అవగాహన పెద్ద సంఖ్యలో ఉదాహరణల ద్వారా రీయిన్ఫోర్స్ అవుతుంది మీరు దానితో సంబంధం కలిగి ఉండాలి అదేవిధంగా మీరు "నేర్చుకునే సామాజిక సాంస్కృతిక సందర్భం" చూస్తే అంటే నేర్చుకోవడం మీరు నేర్చుకుంటున్న సందర్భంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడే చర్చల అర్థాలు ఉన్న జ్ఞానం కార్యాచరణ సిద్ధాంతం మొదలైన సమస్యలు సంబంధితంగా మారతాయి మనం ఈ విషయాలను వివరించడం లేదు కానీ మనం గ్రహించాల్సిన అవసరం ఏమిటంటే నేర్చుకునే అనేక సూత్రాలు అనేక సంవత్సరాలుగా గుర్తించబడ్డాయి ఇప్పుడు "అసెస్మెంట్" అనే మరో అంశాన్ని చూద్దాము అసెస్మెంట్ అంటే ఏమిటి అసెస్మెంట్ అనేది పనితీరు యొక్క కొలత ఉదాహరణకు ఒక అభ్యాసకుడు ఏదో నేర్చుకున్నాడని నాకు ఎలా తెలుసు కాబట్టి నేర్చుకోవడం యొక్క పర్యవసానంగా అతను ప్రదర్శన ఇవ్వాలి ఈ పనితీరు ఒక సమస్యను పరిష్కరించడం లేదా ప్రెజెంటేషన్ చేయడం లేదా ప్రయోగశాలలో ఒక ప్రయోగం చేయడం వంటిది కావచ్చు ఇది కావచ్చు ఒక విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో కొలవడానికి ఇలాంటి అనేక కార్యకలాపాలు ఉపయోగపడతాయి ఎవరో ఒక ప్రయోగం చేసిన తర్వాత ఏమి జరుగుతుంది అప్పుడు మూల్యాంకనం అనేది అంచనా యొక్క వివరణ అంటే విద్యార్థి ఏ విధంగా ప్రయోగం చేశాడో మరియు ఫలితాలను పొందినప్పుడు బోధకుడు గమనించి దానికి అతను ఒక గుర్తు లేదా గ్రేడ్ ఇస్తాడు ఒక మార్క్ లేదా గ్రేడ్ ఇవ్వడం అనేది ఎవాల్యుయేషన్ అంటాము దురదృష్టవశాత్తు బోధనా సమాజంలో కూడా పదం అంచనా మరియు ఎవాల్యుయేషన్ చాలాసార్లు ఈ పదాలు పరస్పరం మార్చుకోబడ్డాయి కాబట్టి అంచనా మరియు ఎవాల్యుయేషన్ మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండాలి ఇప్పుడు విద్యార్థులు ఏమి చేస్తారు వారు ఎలా సిద్ధం చేస్తారు వారు తమ అభ్యాసాన్ని ఎలా ప్లాన్ చేస్తారు ఎందుకంటే ఏదైనా సెమిస్టర్ ప్రారంభంలో ఒక విద్యార్థి నిజంగా పరీక్షలో బాగా రాణించాలని కోరుకుంటాడు అతను మంచి గ్రేడ్ పొందాలనుకుంటున్నాడు మరియు అతను మంచి గ్రేడ్ ఎలా పొందుతాడు అతను రూపొందించబడిన వివిధ పరీక్షలలో ఎంత బాగా ప్రదర్శించాడనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇది క్లాస్ టెస్ట్ కావచ్చు అది అసైన్మెంట్స్ కావచ్చు ఇది ప్రయోగశాల కావచ్చు లేదా అది సెమిస్టర్ పరీక్ష కావచ్చు కాబట్టి ఏమి జరుగుతుంది అతను తెలుసుకోవాలి లేదా గురువు ఏ విధమైన అసెస్మెంట్ టూల్స్ వైపు వారు తమను తాము సిద్ధం చేసుకోవాలో చెప్పాలి కాబట్టి తప్పనిసరిగా మీరు మీ మదింపుల ద్వారా ముఖ్యమైనవిగా భావిస్తున్నారు ఎందుకంటే అన్ని విద్యార్థుల తరువాత ముఖ్యమైనది అని భావించే దానిపై సమయం గడుపుతారు కాబట్టి మరొక విధంగా చెప్పాలంటే ఉపాధ్యాయులు తరగతిలో ఒక సమస్యను పరిష్కరించడం ద్వారా లేదా తరగతిలో ఒక సమస్యను పరిష్కరించేలా చేయడం ద్వారా లేదా మీరు చేయగలిగే ముగింపు సెమిస్టర్ పరీక్షలలో సరైన రకమైన ప్రశ్నలను ఇవ్వడం ద్వారా విద్యార్థులను వారి అంచనా ద్వారా నేర్చుకోవడానికి మార్గనిర్దేశం చేయవచ్చు బాగా నేర్చుకోవడానికి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయండి కాబట్టి మీరు మీ అంచనా తక్కువగా ఉంటే స్వయంచాలకంగా విద్యార్థుల అభ్యాసం కూడా పేలవంగా ఉంటుంది కాబట్టి ఒక విధంగా అంచనా అనేది ఒక కోర్సు యొక్క భాగాలను అనుసంధానించే జిగురు అంటే దాని కంటెంట్ బోధనా పద్ధతులు మరియు నైపుణ్యాలు మరియు అభివృద్ధి కాబట్టి సారాంశంలో మీరు అంచనా నిజంగా విద్యార్థుల అభ్యాసాన్ని నడిపిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఆ మేరకు అంచనా నేర్చుకోవడం నిజంగా కేంద్రంగా ఉంది ఇప్పుడు మీరు కలిగి ఉన్న అసెస్మెంట్ రకాలు ఏమిటి నిర్మాణాత్మక అసెస్మెంట్ మరియు సంక్షిప్త అసెస్మెంట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే మీరు నేర్చుకోవడాన్ని సులభతరం చేసే సాధనంగా అసెస్మెంట్ను ఉపయోగిస్తున్నారని అర్థం ఉదాహరణకు మీరు తరగతి గదిలో ఒక ప్రశ్న అడుగుతున్నారు లేదా మీరు క్విజ్ నిర్వహిస్తారు దాని కోసం మీరు ఎటువంటి మార్కులు ఇవ్వడం లేదు అయితే ఇది తప్పనిసరిగా ఉపాధ్యాయునికి మరియు విద్యార్థి కి కూడా ఫీడ్బ్యాక్గా ఉపయోగపడుతుంది మరియు దానిని మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అని పిలుస్తాము లేదా మార్కులు ఇవ్వబడలేదనే కోణంలో నేర్చుకోవడం లేదా విద్యా అసెస్మెంట్గా కూడా పరిగణించబడుతుంది సంక్షిప్త అసెస్మెంట్ అయితే విద్యార్థి ఒక పాయింట్ వరకు లేదా ఒక కోర్సు చివరిలో నేర్చుకున్నది ఏమిటో నిర్ణయించడానికి మీరు అంచనా వేస్తున్నారు అందువల్ల మీరు విద్యార్థుల పనితీరును నిజంగా గ్రేడింగ్ చేస్తున్నారు లేదా గుర్తించారు కొంతమంది స్వచ్ఛతావాదులు ఎప్పుడూ సంక్షిప్త అసెస్మెంట్ ఉండకూడదని నమ్ముతారు నిర్మాణాత్మక అసెస్మెంట్ మాత్రమే ఉండాలి అని భావిస్తారు అది నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం కానీ దురదృష్టవశాత్తు అతను ప్రదర్శించినా చేయకపోయినా అతను చేయటానికి అవసరమైన ప్రయత్నం చేయవచ్చు లేదా చేయకపోవచ్చు అని విద్యార్థికి తెలిస్తే నిర్మాణాత్మక అంచనా ఏమి జరుగుతుంది అతను సామర్థ్యం కలిగి ఉండవచ్చు కాని అతను ప్రయత్నం చేయడు మరియు ఇది కూడా విశ్వవ్యాప్తంగా గమనించబడింది కాబట్టి ఆ మేరకు నిర్మాణాత్మక అంచనా ఖచ్చితంగా కావాల్సినది అయితే మనం దానిపై పూర్తిగా ఆధారపడలేము ఇప్పుడు అంచనా యొక్క మరొక ముఖ్యమైన లక్షణం "అమరిక" విద్య యొక్క ఫలితాలతో అసెస్మెంట్ అమరికలో ఉండాలి మీ పేర్కొన్న ఫలితాలు తరువాతి యూనిట్లలో మేము చాలా వివరంగా చూస్తాము ఉదాహరణకు ఫలితం విద్యార్థి కొన్ని సమస్యలను పరిష్కరించగలదని భావిస్తే ఎలక్ట్రానిక్స్లో చెప్పనివ్వండి అంటే అతను ఒక నిర్దిష్ట పనితీరును నిర్వహించడానికి ఒక సర్క్యూట్ను రూపొందించగలగాలి అదే లక్ష్యం వాస్తవ అసెస్మెంట్లో మిమ్మల్ని పరికరం యొక్క సిద్ధాంతాన్ని మాత్రమే అడుగుతారు లేదా సర్క్యూట్ను వివరించండి లేదా సర్క్యూట్ యొక్క పని ఏమిటో తెలుసుకోండి మీ అంచనా దానికి మాత్రమే పరిమితం అయితే మీ అంచనా పేర్కొన్న ఫలితంతో సరిపడదు ఇది చాలా ముఖ్యమైన లక్షణాలలో ఒకటి మరియు దురదృష్టవశాత్తు ఈ రోజు మీరు మెజారిటీ పరీక్షా పత్రాలు లేదా విశ్వవిద్యాలయ పరీక్షలను పరిశీలిస్తే అసెస్మెంట్ మరియు కోర్సు యొక్క కనీసం గ్రహించిన ఫలితాల మధ్య మొత్తం అమరిక ఉండదు కాబట్టి అంచనా మరియు పేర్కొన్న ఫలితాల మధ్య తగిన అమరిక ఉందని నిర్ధారించడానికి మీ పరీక్షా పత్రాల రూపకల్పనలో ఒక క్రమమైన ప్రయత్నం చేయాలి తరువాతి యూనిట్లలో మనం వీటిని ఎక్కువగా చూస్తాము ఇప్పుడు "ఇన్స్ట్రక్షన్" అనే మూడవ అంశాన్ని చూద్దాం బోధన యొక్క ఉద్దేశ్యం ప్రజలు నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చేయడానికి సహాయపడటం మరియు తరువాత యూనిట్లలో మనం చూసే అభ్యాసం మరియు అభివృద్ధిని 4 స్థాయిలలో చూడవచ్చు ఇది అభిజ్ఞా స్థాయి ప్రభావవంతమైనది ఇది నిజంగా కాదు మీరు నేర్చుకునే డొమైన్లు కాగ్నిటివ్ డొమైన్ ఎఫెక్టివ్ డొమైన్ సైకోమోటర్ డొమైన్ మరియు ఆధ్యాత్మిక డొమైన్ అని చెప్పగలము ఇవన్నీ కూడా ముఖ్యమైనదేసందర్భాన్ని బట్టి వాటిని ఉపయోగిస్తారు ఎఫెక్టివ్ డొమైన్ అన్నది చాలా ముఖ్యమైనది ఎఫెక్టివ్ డొమైన్ లో అభ్యాసాన్ని కాగ్నిటివ్ డొమైన్కి ఎలా జత చేయాలో మనకి తెలియదు ప్రస్తుతం అభ్యసనం అనేది కాగ్నిటివ్ డొమైన్ కింద ఉంది కొన్ని కోర్సులలో కొన్ని అంశాలలో సైకోమోటర్ డొమైన్ కి ప్రాముఖ్యత ఉంటుంది థియేటర్ డ్రామా లేదా పెయింటింగ్స్ మ్యూజిక్ స్పోర్ట్స్ తదితర కోర్సుల మాదిరిగా సైకోమోటర్ డొమైన్ కూడా ముఖ్యమైనది నేర్చుకోవలసినది ఏమిటంటే బోధన లేకుండా ఖచ్చితంగా నేర్చుకోవచ్చు ఎవరూ చేయి పట్టుకోవలసిన అవసరం లేదు మీరు మీ జీవితాన్ని గడిపినట్లయితే మీరు నిరంతరం బాహ్య ప్రపంచంతో సంభాషిస్తున్నారు మరియు మీరు నేర్చుకుంటున్నారు అని అర్థం మీరు ఒక విద్యార్థిని లేదా అభ్యాసకుడు కొన్ని ఫలితాలను పొందాలనుకుంటే అప్పుడు బోధన ముఖ్యమైనది ఇప్పుడు బోధనా డిజైనర్లు మనం బోధన అని పిలిచే బాహ్య సంఘటనల రూపకల్పనకు అభ్యాస సూత్రాలను వర్తింపజేస్తారు కాబట్టి దీనిని అవకాశం సంభవించే బదులు కొంచెం జ్ఞానం ఉన్న ఉపాధ్యాయుడు కూడా బోధనా డిజైనర్ కావచ్చు అతను బాహ్య సంఘటనలను ప్లాన్ చేస్తాడు మనం ఏ రకమైన సంఘటనల గురించి మాట్లాడుతున్నాము ఈ సంఘటనలు అనేవి కొంత కొత్త జ్ఞానాన్ని ప్రదర్శించడం లేదా క్విజ్ నిర్వహించడం లేదా విద్యార్థులను ఒకరితో ఒకరు చర్చించమని కోరడం వంటివి కావచ్చు లేదా తరగతిలోని సమస్యను పరిష్కరించమని వ్యక్తిగత విద్యార్థిని కోరడం వంటివి కావచ్చు ఇవన్నీ బోధనా సంఘటనలు మరియు బోధనా డిజైనర్ లేదా ఉపాధ్యాయుడు ఈ సంఘటనలను సరైన క్రమంలో నిర్వహిస్తారు బోధనా రూపకల్పన అంటే అదే మనకు బోధనా రూపకల్పన యొక్క కొన్ని సూత్రాలు అవసరం వారు ఏమి చేస్తారు ఇది మీరు బోధనా రూపకల్పన సూత్రాలను అర్థం చేసుకుంటే సాధన మరియు అభిప్రాయం ఎప్పుడు ప్రభావవంతంగా ఉంటుందో నిర్ణయించడానికి అవి బోధకుడికి సహాయపడతాయి అంటే తరగతి గదిలో ఏ సమయంలో సంకర్షణ చెందుతుందో లేకపోతే విద్యార్థిని మీరు ఏదో ఒకదాన్ని అభ్యసించేలా చేయవలసి ఉంటుంది మరియు మీరు ఎప్పుడు అభిప్రాయాన్ని తీసుకుంటారు ఇది చాలా ప్రభావవంతంగా ఉండటానికి మీరు సరైన సందర్భాన్ని ఎంచుకోవాలి మరియు మీరు నిజంగా విద్యార్థులను సమూహాలలో ఎప్పుడు పని చేయాలనుకుంటున్నారు కొన్ని అభ్యాసాలు సమూహాలలో ఉత్తమంగా జరుగుతాయి కొన్ని సమూహ కార్యకలాపాలకు తగినవి కావు కాబట్టి విద్యార్థులను సమూహాలలో పెట్టడం ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటుందో బోధకుడు నిర్ణయించుకోవాలి ఉదాహరణకు మేము అధిక ఆర్డర్ అభ్యాస నైపుణ్యాలను పరిష్కరించడంలో సమస్యను మళ్ళీ వివరిస్తాము మీరు విద్యార్థిని వివిధ దశల ద్వారా ఎలా తీసుకువెళతారు తద్వారా అతను ఉన్నత శ్రేణి అభ్యాస నైపుణ్యాలను పొందబోతున్నాడు మరియు అవసరాలు ఏమిటి మరియు మీరు వాటిని ఎలా క్రమం చేస్తారు బోధనా రూపకల్పన యొక్క ఈ సూత్రాలు బోధనా సామగ్రిని ఉత్పత్తి చేసేవారికి కూడా సహాయపడతాయి బోధనా సామగ్రిని బోధకుడు ఉపయోగిస్తాడు కరికులం మెటీరియల్ డెవలపర్లు అంటే అభ్యాసకులు మరియు వెబ్ ఆధారిత కోర్సు డిజైనర్లు నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజైనర్లు ఉపయోగించబోయే పదార్థం బోధనా రూపకల్పన యొక్క ఈ సూత్రాలు వారందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి బోధనా రూపకల్పన సిద్ధాంతం అంటే ఏమిటి ఇది స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించే సిద్ధాంతం మరియు ప్రజలు నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఎలా బాగా సహాయపడుతుంది కాబట్టి మనం చూసే విధంగా అనేక డిజైన్ సిద్ధాంతాలు ఉన్నాయి వారు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తారు మరియు నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చేయడానికి ప్రజలకు బాగా సహాయపడతారు ఇది డిజైన్ ఆధారిత సిద్ధాంతం డిజైన్ ఆధారిత సిద్ధాంతం ఏమిటో మేము ప్రస్తుతం చూస్తాము మరియు ఈ సిద్ధాంతాలు బోధనా పద్ధతులను మరియు ఆ పద్ధతులు ఉపయోగించకూడని మరియు ఉపయోగించకూడని పరిస్థితులను కూడా గుర్తిస్తాయి ప్రతి రకమైన బోధనా పద్ధతిని అన్ని పరిస్థితులలోనూ ఉపయోగించకూడదు కాబట్టి ఒక పద్ధతిని వర్తింపజేయడానికి సరైన పరిస్థితిని ఎన్నుకోవడంలో బోధనా రూపకల్పన సిద్ధాంతం కూడా మీకు సహాయం చేస్తుంది ఒక విషయం గుర్తుంచుకోవాలి సూచించబడిన ఏ పద్దతి అయినా నిర్ణయాత్మకమైనది కాకుండా సంభావ్యత మాత్రమే ఎందుకంటే మనం గుర్తించినట్లు నేర్చుకోవడం పెద్ద సంఖ్యలో కారకాల పని ఇది అసాధ్యం మరియు ప్రతి విద్యార్థి మరొకరితో పోలిస్తే భిన్నంగా ఉంటారు ఒక వ్యక్తికి ఏది పని చేస్తుందో అది మరొక వ్యక్తికి పని చేయదు కానీ ఆ మేరకు మీరు సూచించే ఏవైనా పద్ధతులు మీరు ఈ బోధనా పద్ధతిని అనుసరిస్తే విద్యార్థి అభ్యాసం యొక్క సంభావ్యత మెరుగుపడుతుందని మాత్రమే చెప్పగలం కాబట్టి ప్రతిదీ సంభావ్యత పరంగా ఉంటుంది "డిజైన్ సిద్ధాంతాలు" అంటే ఏమిటి డిజైన్ సిద్ధాంతాలు మనం వివరణాత్మక సిద్ధాంతాలు అని పిలిచే వాటికి భిన్నంగా ఉంటాయి ఏదైనా ప్రత్యేకమైన విభాగంలో మనం చేసే పరిశోధనలు చాలావరకు వివరణాత్మక సిద్ధాంతం కి చెందినవి వివరణాత్మక సిద్ధాంతం అంటే A ప్రభావం B కి దారితీస్తుంది మీరు పరికల్పన చేసి ఆపై ప్రయోగాత్మకంగా లేదా సిద్ధాంతపరంగా మీరు నిరూపిస్తారు లేదా నిరూపించవచ్చు A అనేది B కి దారితీస్తుంది లేదా కాదు మరియు చాలా వరకు పరిశోధనలు అలాంటివే డిజైన్ సిద్ధాంతం ప్రకృతిలో సూచించదగినది కాబట్టి ఏమి జరుగుతుంది ప్రిస్క్రిప్టివ్ అంటే మీరు ఇలా చేస్తే మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మేము సూచించిన విషయం ద్వారా అర్థం కాబట్టి ఆ మేరకు అన్ని బోధనా రూపకల్పన సిద్ధాంతాలు ప్రకృతిలో డిజైన్ సిద్ధాంతాలు మరియు అవి వేర్వేరు లక్ష్యాలను సాధించడానికి ఏ పద్ధతులను ఉపయోగించాలో అభ్యాసకులకు ప్రత్యక్ష మార్గదర్శకత్వం అందించడానికి ఉద్దేశించబడ్డాయి కానీ ఫలితాలు హామీ ఇవ్వబడవు కాబట్టి డిజైన్ సిద్ధాంతం మంచిదని మీరు ఎప్పుడు భావిస్తారు ఒక సిద్ధాంతం మరొక సిద్ధాంతంతో పోల్చినప్పుడు లక్ష్యాల మెరుగైన సాధనకు దారితీస్తే అది మంచి రూపకల్పన సిద్ధాంతంగా మేము భావిస్తాము కాబట్టి కొలత ప్రాధాన్యత అని మీరు భావిస్తారు అంటే ఒక నిర్దిష్ట సిద్ధాంతం మరొకదాని కంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది డిజైన్ సిద్ధాంతాల స్వభావం అది ఇప్పుడు ఇది డిజైన్ సిద్ధాంతానికి ఒక ఉదాహరణ ఇది చెప్పేది ఇది చాలా స్పష్టంగా కనబడవచ్చు కాని స్పష్టమైన దశల్లో చెప్పబడింది విద్యార్థికి స్పష్టమైన సమాచారం అందించాలి లక్ష్యాలు అవసరమైన జ్ఞానం మరియు ప్రదర్శనల యొక్క వివరణలు మరియు ఉదాహరణలు ఆలోచనాత్మకమైన అభ్యాసం నేర్చుకునేవారికి చురుకుగా మరియు ప్రతిబింబించేలా నేర్చుకునే అవకాశాలు ఇది చాలా ముఖ్యం దురదృష్టవశాత్తు మా ప్రస్తుత పద్ధతుల్లో అభ్యాసకులు చురుకుగా మరియు ప్రతిబింబించేలా పాల్గొనడానికి తగిన అవకాశాన్ని ఇవ్వము మేము సమాచార ప్రసారం లేదా సమాచార బదిలీపై ఎక్కువ దృష్టి పెడతాము మరియు అభ్యాసకుడి కి అవకాశంగా వదిలివేస్తాము లేదా వారు స్వయంగా చేయాలని మీరు ఆశించారు ఇది మార్గనిర్దేశక చర్య కాదు మరియు మీరు దానిని తరగతి గదిలోకి తీసుకువచ్చిన క్షణం అది గణనీయమైన ప్రయత్నం ఉంటుంది దాని కోసం గణనీయమైన సమయం కేటాయిస్తాము కాబట్టి సాధారణ తరగతి గది పనిలో ఎలా జత చేయాలి అన్నది ఆలోచనాత్మకమైన అభ్యాసం పెద్ద సవాలు ఆపై మూడవ విషయం ఏమిటంటే ఇన్ఫర్మేటివ్ ఫీడ్బ్యాక్ అభ్యాసకులకు వారి పనితీరు గురించి స్పష్టమైన సమగ్రమైన సలహా మరింత సమర్థవంతంగా కొనసాగడానికి సహాయపడుతుంది అంటే స్థిరమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మరోసారి అది ఒక సవాలు మీరు ప్రతి వ్యక్తికి విడిగా ఈ అభిప్రాయాన్ని ఇవ్వలేరు కాబట్టి మీరు గరిష్ట సంఖ్యలో వ్యక్తులకు అభిప్రాయాన్ని ఇచ్చే పద్ధతిని రూపొందించాలి ఉదాహరణకు ఈ ప్రక్రియలో ట్యుటోరియల్స్ సహాయపడతాయి బలమైన అంతర్గత మరియు బాహ్య ప్రేరణ అంటే వారు చాలా ఆసక్తికరంగా మరియు తమలో తాము నిమగ్నమై ఉండడం వల్ల లేదా అభ్యాసకుడికి సంబంధించిన ఇతర విజయాలు సాధించడం వల్ల తగిన ప్రతిఫలమిచ్చే కార్యకలాపాలు దీని అర్థం ఏమిటంటే మేము ప్లాన్ చేసే అన్ని కార్యకలాపాలు ఏదో ఒకవిధంగా అభ్యాసకుడికి ఆసక్తి కలిగించాలి అతను ఇది కొంచెం సవాలుగా ఉంది అని భావించవచ్చు అభ్యాసకుడు అలాంటి పని చేయడానికి ఇష్టపడతాడు లేదా ఈ సమస్యను పరిష్కరించడం లేదా ఏదైనా నేర్చుకోవడం తనకు నిజంగా ఆసక్తి ఉన్న విషయాల సాధనకు దారితీస్తుందని అతను భావిస్తాడు కాబట్టి విద్యార్థి కోసం అంతర్గత మరియు బాహ్య ప్రేరణలు రెండూ ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఒక చిన్న విషయం ఏమిటంటే తరగతిలో మొదట సమస్యను పరిష్కరించే వారికి బహుమతి లభిస్తుంది మీరు ఒక చిన్న బహుమతిని ఇస్తారని చెప్పండి అది కొన్నిసార్లు విద్యార్థులను ప్రేరేపించగలదు బోధనా రూపకల్పన యొక్క మరికొన్ని సిద్ధాంతాలు దీనిని ప్రత్యక్ష విధానం చర్చా విధానం అనుభవపూర్వక విధానం సమస్య ఆధారిత విధానం అనుకరణ విధానం అని పిలువబడతాయి ఇవన్నీ బోధనా రూపకల్పన యొక్క సిద్ధాంతాలు వాటిలో కొన్ని మనం బోధనపై మాడ్యూల్ ని చర్చించే సమయంలో చూస్తాము ఇప్పుడు ఈ యూనిట్ చివరికి వచ్చాము మనకు తెలిసిన మూడు పదాలను చూశాము మనం ఈ పదాలను కొంతకాలంగా ఉపయోగిస్తున్నాము అవి నేర్చుకోవడం అంచనా వేయడం మరియు బోధించడం మనం ఈ పదాలకు చాలా నిర్దిష్టమైన అర్ధాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాము మరియు ఇప్పుడు అసైన్మెంట్లకు వస్తున్నాము మీరు ఒక చిన్న గమనికను వ్రాస్తారు ఇది మీ అనుభవాలలో ఎక్కువ సంబంధం ఉన్న అభ్యాస సిద్ధాంతాలలో ఒకటి మరియు ఎందుకు గరిష్టంగా 250 పదాలలో వ్రాయవచ్చు రెండవది ఏమిటంటే ఇంజనీరింగ్ విద్యలో అసెస్మెంట్ పై మనం ఎందుకు శ్రద్ధ వహించాలి మరియు ఎలా మీరు అసెస్మెంట్ గురించి ఆందోళన చెందుతుంటే మీరు ఏ విధంగా చేస్తారు అది ప్రతిబింబించబోతోంది ఏమి చేయాలనే ప్రణాళిక ఉంది మరోసారి కొన్నింటిని గరిష్టంగా 250 పదాలలో రాయండి మీరు బోధించిన లేదా అనుభవించిన కోర్సులలో విద్యార్థుల మెరుగైన అభ్యాసానికి దారితీసిందని మీరు భావించిన బోధనకు మీ విధానాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి కాబట్టి మీరు చాలాసార్లు బోధించిన మీ స్వంత కోర్సు నుండి రెండు ఉదాహరణలు తీసుకోండి మరియు విద్యార్థులు బాగా నేర్చుకున్నారని అనుసరించడం ద్వారా మీరు అనుకున్న దాని నుండి ఒక ఉదాహరణ తీసుకోవడానికి ప్రయత్నించండి మెరుగైన అభ్యాసానికి కొన్ని ఆధారాలు ఇచ్చే ప్రతి ఉదాహరణకి గరిష్టంగా 500 పదాలలో రాయండి ఇది మీ అభిప్రాయం మాత్రమే కాదు మీరు నేర్చుకున్న ప్రాతిపదికన కొన్ని సాక్ష్యాలు ఇవ్వవలసి ఉంటుంది ఇప్పుడు మేము తరువాతి యూనిట్కు వెళ్ళినప్పుడు విద్య విద్యార్థిని కేంద్రీకృతం చేసే ఫలితాల మరియు ఫలిత ఆధారిత విద్య యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మొదటి యూనిట్లో మేము చెప్పినట్లుగా జరుగుతున్న ప్రధాన మార్పు విద్య విద్యార్థిని కేంద్రీకృతం చేస్తుంది కాబట్టి ఫలిత ఆధారిత విద్య నిజంగా విద్య విద్యార్థిని కేంద్రీకృతం చేస్తుందని తదుపరి రెండు యూనిట్ల ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తాము ధన్యవాదాలు